ఇప్పుడు కెపాసిటర్లో పవర్ మరియు ఎనర్జీ ని పరిశీలిద్దాం ఎప్పటిలాగే వోల్టేజ్ మరియు కరెంట్ I ను తగిన పాసివ్ సైన్ కన్వెన్షన్ లో తీసుకుంటే అప్పుడు ఏదైనా రెండు టెర్మినల్ ఎలిమెంట్ మాదిరిగానే పవర్ విలువ వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క గుణకారం అవుతుంది కానీ వాస్తవానికి కెపాసిటర్ ఉన్న లక్షణాలు కరెంటు మరియు వోల్టేజ్ మధ్య వోల్టేజ్ యొక్క ఈ I CVdVdt సంబంధాన్ని అమలు చేస్తాము వాస్తవానికి ఈ కరెంట్ ఈ I CVdVdt వ్యక్తీకరణ ని ప్రతిక్షేపించాలి మొదట ఈ వ్యక్తీకరణ రెసిస్టర్ వ్యక్తీకరణ కంటే కొంచెం క్లిష్టంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది కెపాసిటర్కు పంపిణీ చేయబడిన పవర్ మరియు ఇది పాజిటివ్ గా లేదా నెగిటివ్ గా ఉంటుంది ఎందుకంటే మనం కొన్ని వోల్టేజ్ తరంగ రూపం మరియు వోల్టేజ్లను పరిశీలిద్దాం ఈ విధంగా సమయం కు ఆపోజిట్ గా మారవచ్చు స్పష్టంగా ఇక్కడ వోల్టేజ్ పాజిటివ్ గా ఉంది మరియు దాని డెరివేటివ్ పాజిటివ్ గా ఉంది దీని అర్థం ఇక్కడ పై ప్లేట్లో పాజిటివ్ వోల్టేజ్ ఉంది అక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది మరియు అది సమయం తో పెరుగుతుంది కాబట్టి పై టెర్మినల్లో కరెంట్ ప్రవహించాలి కాబట్టి కరెంట్ కూడా పాజిటివ్ గా ఉంది కాబట్టి స్పష్టంగా ఇక్కడ ఈ డెరివేటివ్ పాజిటివ్ గా ఉంటుంది మరియు కెపాసిటర్ పవర్ని గ్రహిస్తుంది వోల్టేజ్ పాజిటివ్ గా ఉన్న చోట వోల్టేజ్ అలా చేస్తుందని ఊహించుకోవడానికి ఇతర మార్గం కూడా సాధ్యమే కానీ దాని టైం డెరివేటివ్ నెగటివ్ గా ఉంటుంది డెరివేటివ్ మరియు కెపాసిటర్ పవర్ ని పంపిణీ చేస్తుంది అది నెగిటివ్ పవర్ ని గ్రహిస్తుంది అప్పుడు V నెగిటివ్ గా ఉన్న చోట మరియు టైం డెరివేటివ్ కూడా నెగిటివ్ గా కొనసాగుతుంది కాబట్టి డెరివేటివ్ పాజిటివ్ గా ఉంటుంది మరియు ఈ సందర్భంలో మళ్ళీ కెపాసిటర్ పవర్ ని గ్రహిస్తుంది చివరకు V నెగిటివ్ గా ఉన్న చోట డెరివేటివ్ పాజిటివ్ గా ఉంటుంది ఎందుకంటే వోల్టేజ్ పెరుగుతుంది మరియు కెపాసిటర్ పవర్ ని పంపిణీ చేస్తుంది కాబట్టి ఇది సాధ్యమే ఎందుకంటే వోల్టేజ్ విలువ మరియు దాని మార్పు రేటు ను బట్టి కెపాసిటర్ పవర్ ని గ్రహించాలి లేదా పంపిణీ చేయగలగాలి కాబట్టి ఇక్కడ ఇది ఇక్కడ పవర్ ని గ్రహిస్తుంది ఇది పవర్ ని అందిస్తుంది మరియు ఇక్కడ మళ్ళీ తరంగ రూపం యొక్క ఆకుపచ్చ భాగాన్ని చూపించిన చోట అది పవర్ ని గ్రహిస్తుంది మరియు ఈ భాగంలో అది పవర్ ని అందిస్తుంది కాబట్టి ఇవన్నీ సాధ్యమేనని అనుకుంటున్నారు ఇప్పుడు కెపాసిటర్లకు పంపిణీ చేయబడిన పవర్ పాజిటివ్ గా మరియు నెగటివ్ గా ఉంటే కెపాసిటర్ పాసివ్ ఎలిమెంట్ అవునా కాదా అని ఎలా చెబుతారు దాని కోసం కెపాసిటర్కు పంపిణీ చేసిన పవర్ ని ఈ కోర్సుగా పరిగణిస్తాం ఇది p యొక్క ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ VI dt మరియు కెపాసిటర్ అంటే కెపాసిటర్ వోల్టేజ్ 0 నుండి కొంత విలువ Vcకి మారుతుందని ఊహించుకుందాం టైం 0 నుండి t1 వరకు ఉంటుంది కాబట్టి క్షితిజ సమాంతర అక్షం యొక్క టైం అక్షం మరియు ఈ ఇంటర్వెల్ లో 0 నుండి t1 వరకు కెపాసిటర్కు పంపిణి చేయబడిన పవర్ ని కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ఈ ఇంటిగ్రల్ ను 0 నుండి t1 వరకు నిర్వహించాలి ఇది 0 నుండి t తప్ప మరొకటి కాదు CVdVdt ఇది చాలా క్లిష్టంగా ఉంది V లో కొత్త రకమైన వేరియేషన్ ఉంది దాని టైం డెరివేటివ్ ఏమిటి అనేది పేర్కొనలేదు మరియు చివరకు క్లిష్టంగా కనిపిస్తుంది ఎలా మూల్యాంకనం చేశామో దాని యొక్క ఇంటిగ్రల్ అయింది కానీ ఇది చాలా సాధారణంగా గా మారుతుంది మరియు ఇది దేనిపై ఆధారపడి ఉండదు అలా రూపం యొక్క వివరాలను VdVdt ఉంది అని గ్రహించడం కానీ అది టైం డెరివేటివ్ కు సంబంధించిన ఏదో V2 టైం లో V2 ఉంది 2VdVdtకాబట్టి ఈ భాగం 0 కాబట్టి ప్రాధమికంగా కెపాసిటర్ చే పంపిణీ చేయబడిన పవర్ C2 టైం డెరివేటివ్V2 యొక్క ఇంటెగ్రల్ టైం డెరివేటివ్ V2మరియు టైం కు సంబంధించి ఇంటిగ్రేట్ చేయబడుతుంది కాబట్టి స్పష్టంగాఈ ఫంక్షన్ V2 యొక్క తగిన లిమిట్ 0 నుండి t1 వరకు ఉంటుంది కాబట్టి వోల్టేజ్ టైం ఇంటర్వెల్ 0 నుండి t1 వరకు ఉంటుంది వోల్టేజ్ 0 నుండి VC వరకు ఉంటుంది మరియు చివరికి ఈ ఇంటర్వెల్ లో కెపాసిటర్ కు పంపిణీ చేయబడిన పవర్ యొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కాబట్టి 0 వోల్టుల నుండి ప్రారంభమయ్యే కెపాసిటర్ ఉంటే మరియు దాని వోల్టేజ్ను 0 నుండి వోల్టేజ్ మార్చారు ఈ విధంగా Vc కి ఏ తరంగ రూపమును ఉపయోగించినా పర్వాలేదు కెపాసిటర్లు పంపిణీ చేసిన మొత్తం పవర్ 12 CVc2అవుతుంది ఇప్పుడు కెపాసిటర్ ఎనర్జీ దాని వోల్టేజ్ అయినప్పుడు అది Vc ఫార్ములా ను ఇస్తుంది ఎందుకంటే కెపాసిటర్ వోల్టేజ్ Vc అయితే దానిని 0 నుండి Vc వరకు తీసుకుంటారు అని ఊహించుకోవచ్చు అది ఎలా తీసుకుంటారు అనేది అవసరం లేదు కాబట్టి 12CVc2స్క్వేర్ ఎనర్జీ ను ను కెపాసిటర్కు పంపిణీ చేశారని అర్ధం మరియు ఈ ఎనర్జీ 12CVc2కెపాసిటర్లో నిలువ చేయబడుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు దానిని తిరిగి 0 కి తీసుకుంటే చూపించిన దానికి ఈ ఎనర్జీ ఇక్కడ ఉన్న కెపాసిటర్లోని ఎనర్జీ అవుతుంది ఆ తర్వాత కెపాసిటర్ వోల్టేజ్ 0 కి వెళుతుంది మరియు ఈ ఇంటర్వెల్ లో వోల్టేజ్ పాజిటివ్ గా ఉన్నప్పుడు మరియు టైం డెరివేటివ్ నెగటివ్ ఉన్నప్పుడు అది ఎనర్జీ ని అందిస్తుంది అని తెలుసు ప్రాధమికంగా ఇక్కడ ఎనర్జీ మళ్ళీ 0 అవుతుంది ఇది 0 ఎనర్జీ తో మొదలవుతుంది మరియు ఇది 12CVc2 మరియు అది 0 కి వస్తుంది కాబట్టి ఈ పంపిణీ చేసిన ఈ ఎనర్జీ 12CVc2 ఎక్కడికీ వెళ్ళదు కాబట్టి ఛార్జింగ్ ప్రక్రియ లో కెపాసిటర్కు ఎనర్జీ ని అందించారు మరియు డిశ్చార్జ్ చేసే ప్రక్రియ లో వోల్టేజ్ e C నుండి 0 కి పడిపోతున్నప్పుడు ఆ ఎనర్జీ ను తిరిగి పొందవచ్చు అది అంత ఎనర్జీ ని అందిస్తుంది కాబట్టి రెసిస్టర్ వలే కాకుండా ఒక కెపాసిటర్ ఎనర్జీ ని నిలువ చేస్తుంది కానీ ఒక విషయం ఏమిటంటే కెపాసిటర్కు పంపిణీ చేయబడిన నెట్ ఎనర్జీ ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది అంటే ఒక కెపాసిటర్ 0 వోల్టుల నుంచి మొదలవుతుంది అది 0 ఎనర్జీ ని కలిగి ఉంటుంది మరియు మనకు కావలసిన విధంగా వోల్టేజ్ మారుతూ మరియు కొంత ఓల్టేజి Vc తీసుకోబడుతుంది ఆ తర్వాత అది పంపిణీ అయిన ఎనర్జీ 12CVc2 అని ఈ పరిమాణం గల టర్మ్ కాబట్టి పాజిటివ్ ఉంటుంది ఎందుకంటే స్క్వేర్ పదం యొక్క ఒక పాజిటివ్ ఎనర్జీ కెపాసిటర్కు పంపిణీ చేయబడుతుంది కాబట్టి కొంత వోల్టేజ్ కోసం ఒక కెపాసిటర్ ఛార్జ్ అయిన తర్వాత మీరు కెపాసిటర్ నుండి మిగిలిన సర్క్యూట్కు ఎనర్జీ ని అందించవచ్చు కానీ 0 వోల్ట్ల నుండి ప్రారంభించి కెపాసిటర్ ఎల్లప్పుడూ ఎనర్జీ ని గ్రహిస్తుంది కెపాసిటర్ కూడా పాసివ్ మూలకం కాబట్టి కొంత వోల్టేజ్ Vcవరకు దానిని ఛార్జ్ చేయవచ్చు ఆపై కెపాసిటర్ మిగిలిన సర్క్యూట్కు ఎనర్జీ ను పంపిణీ చేస్తుంది లేదా ప్రాధమికంగా కెపాసిటర్ నెగటివ్ ఎనర్జీ ని గ్రహిస్తుంది కానీ ఈ ప్రారంభాన్ని పొందడానికి మీరు ఎనర్జీ ని అందించాల్సి ఉంటుంది కాబట్టి కెపాసిటర్ ద్వారా గ్రహించబడిన నెట్ ఎనర్జీ ని పరిగణిస్తే అది పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి కెపాసిటర్ ఎనర్జీ ని గ్రహిస్తుంది మరియు అది ప్యాసివ్ గా ఉంటుంది వాస్తవానికి ఇది ఒక కెపాసిటర్ యొక్క ఉపయోగకరమైన అనువర్తనం మీరు దానిని కొంత వోల్టేజ్కు ఛార్జ్ చేయవచ్చు మరియు దానిని ఎనర్జీ సోర్స్ గా ఉపయోగించవచ్చు అంటే చాలా అప్లికేషన్ లో కెపాసిటర్ ఉపయోగించబడుతుంది సారాంశం కెపాసిటర్ ఒక వోల్టేజ్ వద్ద ఎనర్జీ 12CVc2ఎనర్జీ ని నిల్వ చేసింది అని అర్థమయింది సంఖ్యా ఉదాహరణను తీసుకుందాం ఇక్కడ కెపాసిటర్ C ఉంది వోల్టేజ్ V ను వర్తింప చేయండి మరియు కరెంట్ I కెపాసిటర్ తరంగ రూపాన్ని ఉత్పన్నం చేయడానికి ప్రయత్నిద్దాము T 0 కి 0 అప్పుడు అది 10 మైక్రో సెకన్ల పీరియడ్ లో 5 వోల్ట్ కి పెరుగుతుంది మరియు అది సరళ రేఖ గా పెరుగుతుంది అని అనుకుందాము మరియు అది 5 వోల్టుల వద్ద స్థిరంగా ఉంటుంది మరియు కెపాసిటర్ విలువ 10 నానో ఫారడ్స్ అని అనుకుందాము ఇప్పుడు t 0 కి ముందు వోల్టేజ్ స్థిరంగా ఉంటుందని తెలుసు కెపాసిటర్ల ద్వారా ప్రవహించే కరెంట్ ని ప్లాట్ చేద్దాం కాబట్టి కరెంట్ 0 మరియు సుమారు 10 మైక్రో సెకనుకు పైన వోల్టేజ్ మళ్ళీ స్థిరంగా ఉంటుంది కాబట్టి కరెంట్ మళ్ళీ 0 అవుతుంది కానీ ఈ రెండు ఇంటర్వెల్ మధ్య C dv dt 10 నానో ఫారడ్స్ 5 వోల్ట్లు 10 మైక్రో సెకన్లతో భాగించినప్పుడు అది 5 మిల్లీ ఆంప్స్ ఉంటుంది కాబట్టి ఈ ఇంటర్వల్ లో వోల్టేజ్లో సరళ రేఖ గా ఉంటుందని భావిస్తారు ఎందుకంటే మనకు 5 మిల్లీ ఆంప్స్ యొక్క నిర్దిష్ట కరెంట్ ఉంటుంది లేకపోతే అది 0 ఇప్పుడు ఏమి లెక్కించాలి మొదటిగా పవర్ ని లెక్కించాలి అంటే వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క గుణకారం కాబట్టి t 0 కి ముందు వోల్టేజ్ మరియు కరెంట్ రెండూ 0 కాబట్టి పవర్ 0 మరియు t 10 మైక్రో సెకన్ల తర్వాత వోల్టేజ్ 5 వోల్టుల కరెంట్ 0 కాబట్టి పవర్ మళ్ళీ 0 మరియు మధ్య లో ఈ ఇంటర్వెల్ లో మనకు సరళ రేఖ ఉంటుంది ఈ విధంగా స్థిరాంకం తో గుణించబడుతుంది కాబట్టి ఇది ఈక్వివలెంట్ సరళ రేఖ t 10 మైక్రో సెకనుల వద్ద చేరుకునే ఈ విలువ 5 వోల్టులు మరియు ఈ విలువ 5 మిల్లీ ఆంప్స్ కాబట్టి ఇది 25 మిల్లీ వోల్ట్ ఇది 5 మిల్లీ ఆంప్స్ 5 వోల్టులు కాబట్టి కెపాసిటర్ చే గ్రహించబడిన పవర్ సమయంతో మారుతుంది ఇప్పుడు కెపాసిటర్లో నిల్వ చేయబడిన ఎనర్జీ ఎంత ఏ సమయంలోనైనా కెపాసిటర్లో నిల్వ చేయబడిన ఎనర్జీ ని ఆ పాయింట్ వరకు పవర్ వక్ర రేఖ ను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా పొందవచ్చు కాబట్టి ఈ ఖచ్చితమైన పాయింట్ తీసుకుంటామని చెప్పండి ఆపై ఈ ప్రాంతం యొక్క వైశాల్యాన్ని లెక్కిద్దాము ఇప్పటికే కెపాసిటర్ నిర్దిష్ట వోల్టేజ్ విలువను కలిగి ఉంటే అది ఎనర్జీ అని తెలుసు ఎందుకంటే అది 12CVc2 అది 0 వోల్ట్ల నుండి ప్రారంభమయ్యి Vc కి వెళ్తుంది కాబట్టి కెపాసిటర్ గ్రహించిన ఎనర్జీ కూడా అదే కాబట్టి ఈ పాయింట్ t 10 మైక్రో సెకన్ల వరకు కెపాసిటర్ గ్రహించిన ఎనర్జీ లేదా నిల్వ చేయబడిన ఎనర్జీ 12CVc2 అవుతుంది t 10 మైక్రో సెకన్లు ఇక్కడ 10 మైక్రో సెకనులో కెపాసిటర్ వోల్టేజ్ ½ 10 నానో ఫరాడ్స్ 5 వోల్ట్ 5 వోల్ట్ తీసుకోవాలి ఇక్కడ 125 నానో జూల్స్ వస్తుంది వాస్తవానికి ఈ వక్ర రేఖను ను ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తే అదే పరిమాణం వస్తుంది కాబట్టి కెపాసిటర్ల లో పవర్ మరియు ఎనర్జీ యొక్క గణన తో కూడిన ఉదాహరణ మొదట చూపించిన కారణం ఏమిటంటే ఎనర్జీ లెక్కింపు చాలా సులభంగా ఉంటుంది కెపాసిటర్లోని వోల్టేజ్ మీకు తెలుసు కెపాసిటర్లో నిల్వ చేయబడిన ఎనర్జీ తెలుసు ఒక కెపాసిటర్లో పవర్ ను లెక్కించడం చాలా అరుదుగా చేస్తుంటాము కానీ ఇక్కడ చూపించిన విధంగా దీనిని చేయవచ్చు మరియు ఇతర కారణం కావచ్చు తరంగ రూపం లేదా దానికి ఉపయోగించిన మొత్తాన్ని గీయడానికి చాలా మంది విద్యార్థులకు సౌకర్యంగా ఉండదు కానీ గీయడానికి తరంగ రూపం సర్క్యూట్లలో తరంగ రూపం ద్వారా అంతర్దృష్టి పొందడం చాలా మంచిది అని నేను సొంతంగా కనుగొన్నాను అవి కాలిక్యులేటర్ లేదా కంప్యూటర్ను ఉపయోగించడం కోసం ఖచ్చితంగా లెక్కించడం కోసం కాదు కానీ ఏ విధంగా విషయం మారుతుందో అర్థం చేసుకోవడానికి తరంగ రూపాన్ని గీయడం చాలా మంచిది ఇక్కడ పరిష్కరించిన ఉదాహరణలు మరియు తరంగ రూపం నేరుగా ఉన్న అప్పగించిన పని లో ఉన్న సమస్యలు కూడా చేయడం చాలా తేలిక కాబట్టి సర్క్యూట్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కనీసం కొన్ని సందర్భాల్లో తరంగ రూపాన్ని గీయమని మిమ్మల్ని గట్టిగా ప్రోత్సహిస్తాను కాబట్టి ముఖ్యంగా కెపాసిటర్ వంటి విషయాలలో టైం డెరివేటివ్ ఉంటుంది అప్పుడు మీరు అన్నింటిని సరిగ్గా లెక్కించ లేకపోవచ్చు కానీ V ను ప్లాట్ చేసినప్పుడు మరియు V యొక్క టైం డెరివేటివ్ మొదలైన వాటి యొక్క మార్పును పొందవచ్చు